బయో మొలిక్యూల్స్ మరియు సెల్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ లతో దానికి గల సంబంధము Biomolecules and their relationship to the Cell Structure and Function" అనే ఉపన్యాసాలకు స్వాగతము ఇవి ఎంతో ముఖ్యమైన అంశాలు మనం కొన్ని ఉపన్యాసాల సెట్ ను చూద్దాము ఇవి తగిన పరిమాణంలో ఉండటం వలన మీరు అంశాలను సమీకరించుకోవడానికి సులభం అవుతుంది ఇప్పుడొక ప్రశ్న అడుగుతాను పరికరాలని ఆపరేషన్ కు ముందు ఎందుకు స్టెరిలైజ్ చేస్తారు ఇక్కడ నా ఉద్దేశంలో ఆపరేషన్ అనేది ఒక సర్జికల్ విధానం ఒక మెడికల్ వైద్యుడు చర్మాన్ని కత్తిరించేముందు పరికరాలని ఎందుకు స్టెరిలైజ్ చేస్తారు మనందరికీ దీనికి సమాధానం తెలుసు అదేంటి అంటే ఇన్ఫెక్షన్ నించి తప్పించుకోవడానికి ఇన్ఫెక్షన్ దేని వలన వస్తుంది ఇన్ఫెక్షన్ ని అరికట్టడానికి స్టెరిలైజషన్ ఎలా ఉపయోగపడుతుంది ఇవి మనందరికీ వచ్చే కొన్ని సహజ ప్రశ్నలు ఇన్ఫెక్షన్ దేని వలన వస్తుంది ముందు దీనికి సమాధానం ఇద్దాము బాక్టీరియా ఫంగై మొదలగు సూక్ష్మ జీవుల వలన ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ సూక్ష్మ జీవులైన బాక్టీరియా మరియు ఫంగై లలో కొన్ని ఉపయోగకరమైన రకాలు మన శరీరం లో ఉండి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తాయి ఈ అంశాన్ని మనం మరిచిపోకూడదు కొన్ని ప్రమాదకరమైన బాక్టీరియా ఫంగై వైరస్ మొదలైనవి కూడా ఉన్నాయి కానీ ఇన్ఫెక్షన్ విషయంలో మనం కేవలం బాక్టీరియా మరియు ఫంగై గురించి మాత్రమే చూద్దాము ఇవి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ని కలుగజేస్తాయి ఒక సర్జన్ చర్మం మీద ఇన్సిషన్ చేసినప్పుడు ఈ బాక్టీరియా ఎక్కడ ఉంటుంది మరియు ఇది ఇన్ఫెక్షన్ ని ఎందుకు కలుగజెయ్యాలి ఇది ఎందుకంటే మన చుట్టూ ఉండే గాలిలో బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు ఉంటాయి కాబట్టి కొన్ని అధ్యయనాల ప్రకారం మన చుట్టూ ఉండే గాలిలో టెన్ పవర్ 3 నించి టెన్ పవర్ 4 థౌసండ్ నించి టెన్ థౌసండ్ బాక్టీరియమ్ పర్ మిల్లీలీటర్ బాక్టీరియమ్ ఉంటాయి ఇవి అన్ని సమయాల్లో గాలిలో ఉంటాయి మరియు మనతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాయి మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ వీటితో నిరంతరం పోరాడుతూనే ఉంటుంది ఈ సమతుల్యం ఉన్నంతకాలం మనకి ఇన్ఫెక్షన్ రాదు అదే ఒక సర్జన్ ఆపరేషన్ సమయంలో చర్మం మీద ఇన్సిషన్ చేస్తున్నప్పుడు పరిసరాల్లో బాక్టీరియా ఉంటే అది గాయం మీద చేరి స్థిరపడుతూ ఉంటుంది దీని వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి చుట్టూ పరిసరాల్లో టేబుల్స్ మీద ఆపరేషన్ థియేటర్ లో ఉన్న వస్తువుల మీద పరికరాల మీద బాక్టీరియా లేకుండా చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ పరిగణించాలి మన చుట్టూ ఎంత బాక్టీరియా ఉందో తెలుసుకోవటం అనేది ఒక మంచి ఎక్సెర్సైజ్ నేను ఇప్పటికే చెప్పి ఉన్నాను టెన్ పవర్ 3 నించి టెన్ పవర్ 4 జీవులు పర్ మిల్లి లీటర్ ఉంటాయని ఈ కాలిక్యులేషన్ చేద్దాము అనుకోవచ్చు మీరు కూర్చున్న గదిలో గాలి యొక్క మాస్ ఎంత ఉందో లెక్కించి చూడండి మీరు ఆశ్చర్యపోతారు గాలి యొక్క డెన్సిటీ 1 మీరు ఒక అంచనా వేద్దాము అనుకుంటే మీరు కూర్చున్న గదిలోని గాలి యొక్క మాస్ చూసి మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి మీరు ఎందుకు అలా చేయకూడదు ఇప్పుడు బాక్టీరియా అంటే ఏమిటి మైక్రోస్కోప్ దిగువున పెట్టి చూస్తే ఇలా ఉంటుంది మీరు ఇక్కడ గొట్టము లాంటి స్ట్రక్చర్లను చూస్తారు ఇది ప్రకృతిలో ఉండే ఒక రకమైన బాక్టీరియా ఇంకా వివిధ రకాల బాక్టీరియా ఉంటాయి వివిధ ఆకారాలు భిన్నమైనవి పరిమాణాల్లో భిన్నత్వం ఉన్నవి ఇలా అనేక రకాల బాక్టీరియాలు ఉంటాయి ప్రాథమికంగా వివిధ రకాలు ఉంటాయి చాలా వరకు వీటి గురించి మనం కోర్స్ అవుతుండగా తెలుసుకోవచ్చు ఇవి ఇతర జీవ రూపాలతో చూసుకుంటే ప్రాథమిక మార్గాల్లో చాలా వేరుగా ఉంటాయి ఇది చాలా భిన్నమైనది మరియు పెద్దది ఈ బాక్టీరియా జీవం లో ఉన్న మూడు ప్రధాన డొమైన్లలో ఒకటి నేను ఇంకా ముందుకి వెళ్ళేలోపు ఈ కోర్సులో కొన్ని ఫిగర్స్ అనుశ్రీ సంతోష్ మరియు సుజిన్ రాజ్ ద్వారా అడాప్ట్ చేయబడ్డాయి ఇప్పుడు మళ్ళీ మనం డొమైన్స్ వద్దకు వెళదాము జీవంలో ఉన్న డొమైన్స్లో బాక్టీరియా ఒకటి ఆర్కియా ఇంకొక డొమైన్ మరియు యూకార్య మూడవ డొమైన్ డొమైన్ అనేది ఇదే జీవంలో మూడు ప్రధాన డొమైన్లు ఉన్నాయి ప్రతి డొమైన్ ఎన్నో కింగ్డమ్స్ ఉంటాయి ప్రతి కింగ్డమ్ లో ఎన్నో ఫైలా ఫైలం ఉంటాయి ఫైలం ఏకవచనం ఫైలా బహువచనము ప్రతి ఫైలంలో ఎన్నో క్లాసులు ఉంటాయి ప్రతి క్లాసులో ఎన్నో ఆర్డర్లు ఉంటాయి ప్రతి ఆర్డర్లో ఎన్నో ఫామిలీస్ ఉంటాయి ప్రతి ఫామిలీ లో ఎన్నో జీనస్లు ఉంటాయి ప్రతి జీనస్ లో ఎన్నో స్పీసీస్ ఉంటాయి సరే దీని గురించి కంగారు పడకండి నేను మీకొక నిమోనిక్ ఇస్తాను నేను దీనిని మీకు సూచించే కొన్ని వీడియోల్లో నించి తీసుకున్నాను ఈ నిమోనిక్ ఇలా ఉంటుంది 'డూ కోలాస్ ప్రిఫర్ చీస్ ఆర్ ఫ్రూట్ జెనరేల్లి స్పీకింగ్ ' ఔను 'డూ కోలాస్ ప్రిఫర్ చీస్ ఆర్ ఫ్రూట్ జెనరేల్లి స్పీకింగ్ ' ఇలా గుర్తుపెట్టుకుందాం ఏమైనప్పటికి మీకు నేను ఈ రెండు వీడియోలని చూడమని సిఫార్సు చేస్తున్నాను మొదటిది చిన్న వీడియో అది మీరు చూడవచ్చు డిఎన్ఏ ఆర్ఎన్ఏ వంటి పదాలను పట్టించుకోకండి టర్మ్స్ గురించి దయచేసి కంగారు పడకండి మీకు ఈ పదాలు తెలియకపోతే కోర్స్ ద్వారా తెలుసుకుంటారు మీకు ముందే తెలిసి ఉంటే పరవాలేదు ఈ రెండవ వీడియో కొంచెం పెద్దది మీరు 3 5 వీడియో చూడొచ్చు ఆ తర్వాత బాగా వివరాల్లోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఈ వీడియో మీకు జీవం యొక్క అన్ని డొమైన్ల గురించి మరియు కొన్ని అంశాల గురించి కూడా తెలియజేస్తుంది జీవం సెల్స్ తో తయారు చేయబడి ఉంటుంది అవి ఆర్కియా బాక్టీరియా కొన్ని ప్రోటిస్ట్ యూకార్య ఫామిలీ లో సింగల్ సెల్స్ గా ఉంటాయి లేదా కొన్ని ఫంగై మష్రూమ్స్ జంతువులూ మొక్కలు మనుషుల్లో మల్టిపుల్ సెల్స్ ఉంటాయి జీవం అనేది ఒక సెల్ చేత లేదా ఒక సెల్ యొక్క నిర్వహణ వళ్ళ తయారు చేయబడి ఉంటాయి ఎవరైనా మానవ శరీరంలో ఎన్ని సెల్స్ ఉంటాయో చెప్పగలరా దీని ఆర్డర్ కాబట్టి జీవాన్ని సాధ్యం చేయటానికి ఎన్ని సెల్స్ ఉంటాయి అవి ఎలా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయో మీరు ఊహించచ్చు సెల్స్ లో రెండు ప్రధాన రకాల ఉన్నాయి మొదటి రకం ప్రోకార్యోట్లు రెండవ రకం యూకార్యోట్లు ఈ పేర్లకి అర్థం ఏమిటి ఈ పేర్లకి మీరు అర్థం తెలుసుకుంటే బహుశా కొంచెం సౌకర్యంగా ఉండటానికి సులభంగా ఉంటుంది కారియన్ అంటే న్యూక్లియస్ న్యూక్లియస్ ని కారియన్ అంటారు ప్రో అంటే ముందు ఇది మీ అందరికి తెలుసు యు అంటే నిజం సరేనా కాబట్టి ప్రోకర్యోట్ అంటే న్యూక్లియస్ కి ముందు యుకర్యోట్ అంటే ట్రూ న్యూక్లియస్ ఉన్నదని ఇదే దాని అర్థం ఇది ఒక ప్రోకారియోటిక్ సెల్ సింపుల్ గా చిన్నగా ఉంటుంది కాసేపర్లో పరిమాణం గురించి మాట్లాడుకుందాం దీనికి కొన్ని భాగాలు కూడా ఉన్నాయి వీటి గురించి మరి ఎక్కువ ఆలోచించనవసరం లేదు ఇది సెల్ గోడ మరియు సెల్ మెంబ్రేన్ కలిగి ఉండే సెల్యులార్ ఎన్వలప్ ద్వారా దాని పర్యావరణం నుండి వేరుచేయబడి ఉంటుంది దీనికి కొంత డిఎన్ఎ ఉండవచ్చు సెల్ లో భౌతికంగా ఏ విధంగానూ పరిమితం కాని సెల్లో ఇక్కడ చుట్టుముట్టబడిందని మీకు తెలుసు మరియు ఇది ప్రొకార్యోట్ న్యూక్లియస్ ముందు ఉంటుంది ప్రొకార్యోటిక్ సెల్ లో బాగా నిర్వచించబడిన న్యూక్లియస్ లేదు యూకారియోటిక్ సెల్లో ఇది సంక్లిష్టమైనది దీనికి బాగా నిర్వచించబడిన న్యూక్లియస్ ఉంది ఇందులో డిఎన్ఏ తో సహా చాలా విషయాలు ఉన్నాయి ఇది ప్రాథమిక వ్యత్యాసం యూకారియోటిక్ సెల్ లో ట్రూ న్యూక్లియస్ ఉంటుంది ప్రాకేరియాటిక్ సెల్ లో బాగా నిర్వచించబడిన న్యూక్లియస్ లేదు ఇది బాగా నిర్వచించబడిన న్యూక్లియస్ దీనికొక మెంబ్రేన్ ఉంది మరియు ఆ మెంబ్రేన్ లోపల ఏదైతే ఉందో దానిని సైటోప్లాస్మ్ అంటారు ఈ సైటోప్లాస్మ్ లో చాలా చిన్నవైన ఆర్గనేల్స్ ఉంటాయి ఈ ఆర్గనేల్ కి దేని లక్షణం దానికే ఉంటుంది న్యూక్లియస్ కూడా ఉంటుంది ఇక్కడ సూచించిన విధంగా డిఎన్ఏ ఇతరత్రా కూడా ఉంటాయి ఈ మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది ఒక ప్రాకారయోటిక్ సెల్ అంటే ఉదాహరణకి ఒక బాక్టీరియల్ సెల్ యొక్క సాధారణ పరిమాణం 5 మైక్రాన్స్ ఉంటుంది ఇది 5 మైక్రాన్స్ పొడవు 2 మైక్రాన్స్ వ్యాసంతో ఉంటుంది లేదా గోళాకారంలో 5 మైక్రాన్ల వ్యాసంతో ఉంటుంది నిజానికి చాలా వరకు ప్రాకారయోటిక్ సెల్స్ ఈ పరిమాణంలోనే ఉంటాయి వీటిల్లో వైవిధ్యాలు కూడా ఉంటాయి కానీ మనం ఇక్కడ కొన్ని సాధారణ పరిమాణాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము అదే ఒక యూకారియోటిక్ సెల్ కి కూడా సాధారణ పరిమాణం ఉంటుంది ఉదాహరణకి ఒక మమ్మేలియన్ సెల్ 10 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటుంది మానవ సెల్ తన జీవిత కాలంలో కనీసం 7 మైక్రాన్ల నుంచి 12 లేదా 14 మైక్రాన్ల వరకు పెరుగుతుంది సమాయంతో పాటు సెల్ పరిమాణం లో కూడా వైవిధ్యం వచ్చింది కానీ మనం ఇక్కడ సాధారణ పరిమాణాల గురించి మాట్లాడుతున్నాం ఎరుకేటోస్ అయిన ఫంగై లేదా ఫంగల్ సెల్ గురించి మాట్లాడితే అవి కొన్ని మైక్రాన్ల పరిమాణంతో నే ఉంటాయి మనం మోల్డ్ గురించి మాట్లాడితే కేవలం ఒక్క సెల్ గురించి మాట్లాడలేము ఎందుకంటే అవి కొమ్మలుగా వ్యాపించి ఉంటాయి అయితే మనం వీటిగురించి పెద్దగా ఆలోచించనవసరం లేదు కానీ మనకి సెల్స్ని ఒకదాని నుంచి మరొకటి వేరు చేయలేము అని తెలిస్తే చాలు మానవుల్లో న్యూరల్ సెల్ అయిన న్యూరాన్ రెండు వందల మైక్రాన్లు ఉంటుంది సెల్ పరిమాణం అనేది విస్తృతంగా మారుతుంది సెల్ యొక్క సాధారణ పరిమాణం రెండు నించి ఐదు మైక్రాన్లు ఉంటే ఇది కనీసం పది మైక్రాన్లు ఉంటుంది ఇవి మన కాలిక్యులేషన్స్ కి సరిపోతుంది మనం ఎందుకు ఈ సెల్ గురించి ఇంత ఆసక్తి చూపిస్తున్నాం ఎందుకంటే సెల్ అనేది జీవం యొక్క ప్రాథమిక ఫంక్షనల్ యూనిట్ దీని అర్థం ఏమిటి మనకి సెల్ దాని యొక్క విధులు లక్షణాలు అర్థమైతే అప్పుడు జీవానికి ఏమి అవుతుంది అని మనం అంచనా వేయొచ్చు అదే విధంగా ఒక యూనిట్ సెల్ ఉదాహరణకి ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ అనుకుందాము దాని యొక్క లక్షణాలని బట్టి సెల్ గురించి మనం ఒక అంచనా వేయొచ్చు ఇది జీవం యొక్క ప్రాథమిక యూనిట్ అందుకే మనం సెల్ గురించి అంత ఆసక్తి చూపిస్తున్నాము ఈ జీవుల గురించి ఇన్ఫెక్షన్ గురించి మన కథని సర్జరీలప్పుడు ఇన్ఫెక్షన్ ల గురించి వాటి నివారణ గురించి నేను ముందే చెప్పాను గుర్తుందా మనం ఆ కథ గురించే మాట్లాడుకుందాము ఈ జీవులు అన్ని చోట్లా ఉంటాయి ప్రమాదకరమైన జీవులు కూడా అన్ని చోట్లా ఉంటాయి ఈ జీవులని ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లో చర్మాన్ని కట్ చేయడానికి వాడే పరికరాల మీద నించి వదిలించుకోవడానికి మనం వాటిని స్టెరిలైజ్ చేయాలి పరికరాలని ఎలా స్టెరిలైజ్ చేస్తారు ఆపరేషన్ థియేటర్ ని ఎలా స్టెరిలైజ్ చేస్తారు పరికరాలను స్టెరిలైజ్ చేయడం గురించి మనం ముందు మాట్లాడుకుందాం ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ ని స్టెరిలైజ్ చేయడం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అదంతా ఒక ఫీల్డ్ ఈ మెటల్ పరికరాలను అధిక ఉష్ణోగ్రతకు నిర్దిష్ట వ్యవధిలో ఎక్స్పోజ్ చేయటం ద్వారా స్టెరిలైజ్ చేయవచ్చు ఇది స్టెరిలైజేషన్ చేయుటకు ప్రామాణిక మార్గం దీనిని ఆటోక్లేవింగ్ అని అంటారు ఉష్ణోగ్రతని 121 డిగ్రీలకు పెంచి ఆవిరిని ఉపయోగిస్తారు మనందరికీ తెలుసు థెర్మోడైనమిక్ ఆవిరి 121 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుందని ఈ పరిస్థితులను మైంటైన్ చేయడానికి అధిక ప్రెషర్ కావాలి కాబట్టి ఆటోక్లేవ్ లో అట్మాస్ఫీరిక్ ప్రెషర్ పరిస్థితుల కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులను అంటే 121 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 1 2 అట్మాస్ఫైర్ ని 15 నిముషాలపాటు మనం తయారు చేసి ఉంచాలి అప్పుడు అది సెల్స్ ని స్పోర్స్ ని చంపేస్తుంది కాబట్టి పరికరాలను మరియు ప్రయోగశాలలో జీవులను పెంచేందుకు ఉపయోగించే వస్తువులను స్టెరిలైజ్ చేయడానికి ఇది చాలా ప్రామాణికమైన పద్దతి పరికరాలను ఈ విధంగా స్టెరిలైజ్ చేస్తారు పెద్ద స్థలం గల ఆపరేషన్ థియేటర్స్ ప్రయోగశాలలు వంటి వాటిని ఎలా స్టెరిలైజ్ చేస్తారు ప్రయోగశాలల్లో మనకి కావాల్సినటువంటి సెల్స్ ని మాత్రమే పెంచుతామని మీకు తెలుసు మనకి కావాల్సిన సెల్స్ తో ఆహారంలో పోటీ పడే సెల్స్ పెరగాలని మనం అనుకోము మరి ఇది ఎలా జరుగుతుంది ఇలా జరిగే పద్దతి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది రసాయన ఆవిర్లను ఉపయోగించి చేస్తారు నేను ఇప్పుడు వివరించే పద్దతిని ప్రయోగశాలల్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఎందుకంటే మీరు అక్కడ పరిస్థితులను నియంత్రించవచ్చు మరియు లోపలికి ఎవరిని రాకుండా కఠినంగా ఆపవచ్చు మీకు దాని మీద నియంత్రణ ఉంది కాబట్టి మీరు చేయగలరు మీరు ప్రజలతో వ్యవహరిస్తున్నట్లైతే ఈ పద్దతి ని వాడాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి ఇది అంత సురక్షితమైనది కాదు ఇలాటివే కానీ దీని కంటే ఇంకా సురక్షితమైన విధానాలు ఉన్నాయి కానీ అవి ఉపయోగించడానికి చాలా పెద్దవి ఈ సెల్స్ ని ఫార్మాల్డిహైడ్ HCHO ఉపయోగించి చంపుతారు ఫార్మాల్డిహైడ్ ఆవిరి ఫార్మలిన్ సోలుషన్స్ నించి వస్తుంది ఫార్మలిన్ సొల్యూషన్ అంటే నీళ్లలో నలభై పర్సెంట్ ఫార్మాల్డిహైడ్ దీనిని మీరు చాలా సులువుగా కొనుగోలు చేయవచ్చు సాధారణంగా ఏమి చేస్తారంటే నేను ఇక్కడ ప్రయోగశాల పధ్ధతి చెప్తాను మనం బైటకి వెళ్లే దారి తప్ప మిగిలిన కిటికీలు తలుపులు న్నీ సీల్ చేయాలి ఆ తరువాత మనం ఈ ఫార్మలిన్ సొల్యూషన్ అంటే నలభై శాతం ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ ఉన్న అల్యూమినియం బోర్డ్స్ని ఉపయోగిస్తాము ఇది ద్రవంలో ఉంది సరేనా స్పేస్ లో ఉన్న ప్రయోగశాలలో ఉన్న జీవాలన్నిటిని చంపడానికి ఇది ఆవిరిలోకి రావాలి అప్పుడే స్పేస్ శుభ్రం అవుతుంది మరియు సూక్ష్మజీవిరహితంగా అవుతుంది ఇది జరగాలి అంటే పొటాషియం పేర్మన్గనేట్ మరియు ఫార్మలిన్ సొల్యూషన్ మధ్య ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఉపయోగించి ఫార్మల్డిహైడ్ ఆవిర్లను ఉత్పత్తి చేయాలి కాబట్టి ఫార్మలిన్ సోలుషన్స్ కలిగిన ఈ అల్యూమినియం బోర్డులను ప్రయోగశాలలో ముఖ్య స్థానాల్లో ఉంచి అందరిని బైటికి పంపించేయాలి అంతేకాదు ఫార్మలిన్ సొల్యూషన్ పెట్టేముందు తలుపులు కిటికీలు అన్ని వేసేసి వాటి పైన ఆవిరి బైటికి పోకుండా టేప్ వేసి ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఆవిరి విషపూరితమైనది ఇప్పుడు ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని కొన్ని సెకండ్లలో ఫార్మాల్డిహైడ్ యొక్క స్టయికియోమెట్రిక్ విడుదల కోసం కావలిసిన బరువులో తూచిన పొటాషియం పెర్మాంగనేట్ బిళ్ళలు కొన్నింటిని తీసుకుని దూరంగా ఉన్న అల్యూమినియం బోర్డులో ముందు వేసి ఆ తరువాత తలుపుకి దగ్గరగా ఉన్న వాటిల్లో వేసి వెంటనే బైటికి వచ్చి ప్రయోగశాల మూసివేసి తలుపులు సీల్ చేసి టేప్ వేయాలి దీనిని ఒకటి రెండు రోజులు ఆవిర్లు లేకుండా ఉండేందుకు అవసరమైతే ఇంకొక రోజు అలాగే వదిలేయాలి ఇప్పుడు ఎవరొకరు లోపలికి వెళ్లి ప్రస్తుతం ఉన్న ఫార్మాల్డిహైడ్ ని న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి ప్రయోగశాలని స్టెరిలైజ్ చేయడానికి ఇది చాలా విస్తృతమైన విధానం ఈ విధానము మనము ఎప్పటికప్పుడు బహుశా నెలకి ఒకసారి ప్రయోగశాలను స్టెరిలైజ్ చేయడానికి సిఫార్సు చేయబడింది ఇలాంటి పద్ధతే ఆపరేషన్ థియేటర్లలో కూడా ఉపయోగించవచ్చు దీనితో పాటు మీరు డెబ్భై శాతం ఇథనాల్ కూడా వాడవచ్చు లేదంటే ఎప్పుడూ వాడే ఇతర క్లీనింగ్ సోలుషన్స్ వాడవచ్చు నేలను మాప్ చేయవచ్చు ఇలా మన చుట్టూ ఉన్న స్పేస్ను సూక్ష్మ జీవి రహితం చేయవచ్చు ఈ సూక్ష్మ జీవుల్లో కొన్నిటికి మానవులకి ఇన్ఫెక్షన్ కలుగజేసే సత్తా ఉంటుంది కాబట్టి ఆపరేషన్ థియేటర్లని పరికరాలని ఇలా స్టెరిలైజ్ చేస్తారు బయో రియాక్టర్ ని ఎలా స్టెరిలైజ్ చేస్తారు అప్పుడు బయో రియాక్టర్ ఎక్కడినించి వస్తుందని మీరు అడగొచ్చు కాబట్టి ముందు ఈ ప్రశ్నని అడుగుదాం బయో రియాక్టర్ అంటే ఏమిటి ఇది ఇంజనీరింగ్ కోణం నుండి ప్రజలు సాధారణంగా ఉపయోగించేదే కాబట్టి నేను ఇది మీకు కొంచెం దగ్గరగా ఉంటుందనుకున్నాను బయో రియాక్టర్ నిజానికి నాకు చాలా దగ్గరైనది ఎందుకంటే దీని మీద నేను చాలా ఎక్కువ పని చేశాను బయో రియాక్టర్ అనేది ఒక పాత్ర బయో ప్రొడక్ట్స్ తయారు చేసే ఎదో ఒక పాత్ర అంత సులభం ఇది ఇది జీవులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు ఈ జీవులు ఎన్నో ఉపయోగకరమైన కంపౌండ్లను పదార్ధాలను మరియు ఎన్నో మందులను ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణ కి మీరు ఈ ఫిగర్ ని చూస్తే ఇది యూట్యూబ్ వీడియో అనుకుంటాను అందులో ఒకసారి ఉపయోగించే బయో రియాక్టర్ ఎలా ఉంటుంది మరియు దేనికి ఉపయోగపడుతుంది అనేది వివరించబడినది అధిక వాల్యూం ఉత్పత్తులు తయారు చేయటానికి ఉపయోగించే బయో రియాక్టర్లు చాలా పెద్దవిగా ఉంటాయి ఇక్కడ ఇచ్చిన లింక్ మీకు అలాంటి ఒక పెద్ద బయో రియాక్టర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది చాలా మట్టుకు నీటి శుద్ధి సౌకర్యాలకు చాలా పెద్ద బయో రియాక్టర్లు ఉంటాయి బయోఇయాక్టర్లు నీటి శుద్ధికి ఉపయోగించే అట్టడుగు భాగాలు అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి బయో ప్రాసెస్ లో ఒక ముఖ్యమైన భాగము బయో ప్రాసెస్ అంటే మనకి ఆసక్తి ఉన్న ఉత్పత్తులను తయారు చేసేది వీటిల్లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి వాటిల్లో కొన్నింటిని ఈ కోర్స్లో చూద్దాము బయో ప్రాసెస్ గురించి బయో రియాక్టర్ అనే అంశము ఉంది దీనిని డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ యాస్పెక్ట్ అంటాము వాస్తవానికి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ భాగం ఈ బయోప్రాసెస్ యొక్క 90 శాతం దశలను కలిగి ఉంటుంది బయో రియాక్టర్ దానిలో ఒక చిన్న భాగం సరేనా కానీ ఇది ఒక కేంద్ర భాగం లాంటిది బయో రియాక్టర్ లోకి ముడి పదార్ధాన్ని నిరంతరంగా కానీ లేదంటే బ్యాచ్లలో కానీ లేదంటే మొత్తం ఒకేసారి వేసేయడం కానీ చేస్తాము బయో రియాక్టర్ లో మనకి కావాల్సిన సూక్ష్మ జీవులువాటి పెరుగుదలకి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి లేదా ఒక ఎంజైమ్ కూడా ఉంది ఉండవచ్చు దాని ఫేస్ వేల్యూని బట్టి పేరును తీసుకోండి మీరు ఎంజైమ్ల గురించి వినే ఉంటారు ఈ కోర్సులో ఎంజైమ్లు అంటే ఏమిటో వివరంగా చూస్తారు ఒక ఎంజైమ్ కానీ లేదా సూక్ష్మ జీవులు మరియు పోషకాలు మరియు ముడి పదార్ధాన్ని మనకి ఆసక్తి ఉన్న ఉత్పత్తిగా మారుస్తుంది కాబట్టి బయో రియాక్టర్ నుండి బయటకు వచ్చేవి మనకి ఆసక్తి ఉన్న ఉత్పత్తి యొక్క మిశ్రమం ఉత్పత్తిని తయారు చేస్తున్న సూక్ష్మ జీవులు మరియు పోషకాల్లో ఉండే ఎన్నో పదార్ధాలు మీడియం మొదలైనవి వస్తాయి బహుశా మనకి బొత్తిగా ఆసక్తి లేని ఇతర పదార్ధాల ఉత్పత్తి కూడా జరిగి ఉండొచ్చు అక్కడ ఉన్న ఉత్పత్తుల్లో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాటి మీదే ఆసక్తి చూపిస్తాం ఉత్పత్తి యొక్క సరైన ఉపయోగం కోసం దానిని మిగితా వాటి నించి వేరు చేయాలి దీనిని డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ దశల ద్వారా చేయాలి ఇందులో డిస్టిలేషన్ ఎక్స్ట్రాక్షన్ మొదలగు ఎన్నో దశలు ఉంటాయి ఇలా మనకు బాగా సుశి చేసిన ఫైనల్ ఉత్పత్తి వచ్చే వరకు చేయాలి దీనినే బయో ప్రాసెస్ అంటారు బయో రియాక్టర్ లో జరిగే ఈ బయో ప్రాసెస్ చాలా ఉపయోగపడే పదార్ధాలను ఉత్పత్తి చేస్తుంది వాటిల్లో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న సెల్స్ సాధారణంగా బాక్టీరియా లాగా ఉపయోగించే సెల్స్ ఫంగల్ సెల్స్ మమ్మేలియన్ సెల్స్ ఉండవచ్చు వాటిని ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు బయో రియాక్టర్ లో సెల్స్ కోతకి గురవుతాయి ఇది కథలో తరువాతి భాగం ఇక్కడితో ఆపుదాము ఈ ఉపన్యాసం కథలో ఈ భాగం ముఖ్యంగా మన కథ ఇలా ముందుకి సాగింది ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అని తెలుసుకుందాం అనుకున్నాం సూక్ష్మ జీవుల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని తెలుసుకున్నాం మరియు మనకి మంచి అవగాహనా రావటానికి సూక్ష్మ జీవులు ఎలా అమర్చబడ్డాయో చూసాము ఈ రెండు వీడియోలను చూస్తే అవి మీకు వీటిని సరైన పధ్ధతి లో అమర్చుకోవడానికి ఎన్నో కారణాలను ఇస్తాయి టాక్సానమీ మీద వీడియోలను చూడండి ఆ తరువాతమేము ఆ సెల్ ని ప్రాథమిక ఫంక్షనల్ యూనిట్గా చూశాము రెండు రకాల సెల్స్ ఉన్నాయి ప్రొకార్యోట్లు న్యూక్లియస్కు ముందు మరియు నిజమైన న్యూక్లియస్ తో యూకారియోట్లు ఉన్నాయి మరో మాటలో చెప్పాలంటే ప్రొకార్యోట్లకు బాగా నిర్వచించబడిన న్యూక్లియస్ లేదు యూకారియోటిక్ సెల్స్ కు బాగా నిర్వచించిన న్యూక్లియస్ ఉంది మరియు అప్పుడు సెల్ అనేది జీవితం యొక్క ప్రాథమిక ఫంక్షనల్ యూనిట్ అని మనము చూశాము ఈ జీవులు ప్రతిచోటా ఉన్నాయని మనము చూశాము మరియు ఆపరేషన్ థియేటర్లో వాటిని ఎలా వదిలించుకోవాలో చూడటం ప్రారంభించాము మనము వాటిని వదిలించుకోవడానికి కొన్ని మార్గాలను చూశాము ఆపై బయో రియాక్టర్ అంటే ఏమిటో చూశాము ఈ ఉపన్యాసాన్ని ఇక్కడితో ముగిస్తాను మీ కోసం తగినంత క్రొత్త సమాచారం ఉంది తరువాతి ఉపన్యాసంలో బయో రియాక్టర్ యొక్క కోతకు సంబంధించిన విషయాలను తదుపరి ఉపాన్యాసంలో చర్చిస్తాను మళ్ళీ కలుద్దాం